ఇంతకుముందు మనం రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యొక్క కొన్ని ప్రాథమిక అంశాలను మరియు కొన్ని సాధారణ షెడ్యూలర్లు క్లాక్ తో నడిచే షెడ్యూలర్లు మరియు ఈవెంట్ తో నడిచే షెడ్యూలర్లను చూశాము రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ సరళమైనది మరియు ఆచరణాత్మక అనువర్తనాల డిమాండ్లను తీర్చగలదని మరియు విస్తృతంగా ఉపయోగించబడుతుందని మనం కనుగొన్నాము అన్ని వాణిజ్య రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా రేటు మోనోటోనిక్ షెడ్యూలింగ్కు మద్దతు ఇస్తాయి రేటు మోనోటోనిక్ షెడ్యూలర్ల క్రింద మన చర్చలో పనులు స్వతంత్రంగా ఉన్నాయని మనం ఊహించాము అంటే అవి వాటి స్వంత స్థానిక డేటాను ప్రాసెస్ చేస్తాయి మరియు ఈ పనులలో ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు కానీ దాదాపు ప్రతి నిజమైన అనువర్తనంలో పనులు వనరులను పంచుకోవాలి ఈ ఉపన్యాసంలో సంక్లిష్టతను పరిచయం చేసే వనరుల భాగస్వామ్యాన్ని మనం చర్చిస్తాము మరియు టాస్క్ షెడ్యూలింగ్ విశ్లేషణ మార్చాల్సిన అవసరం ఉంది మరియు వనరులను పంచుకోగలిగేలా కొత్త అల్గోరిథంలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రధాన ఆందోళన ఏమిటంటే ఏ పనిని ఒక సమయంలో అమలు చేయాలి మరియు అది సాధారణ షెడ్యూలింగ్ సమస్య అయితే మనం CPU ని ఒక వనరుగా పరిగణించినట్లయితే CPU ని సీరియల్గా పునర్వినియోగపరచదగిన వనరు అని చెప్పవచ్చు సీరియల్గా పునర్వినియోగపరచదగిన వనరు ఏ విధంగా అవుతుంది అంటే ఎప్పుడైనా ఒక పనిని CPU లో అమలు చేయగలదు అయితే అదే సమయంలో అక్కడ సరళీకృతం చేసే విషయం ఏమిటంటే CPU వద్ద నడుస్తున్న ఒక పనిని ఎప్పుడైనా ప్రభావితం చేయకుండా ముందే విడుదల చేయవచ్చు ఇది పని ఫలితం యొక్క ఖచ్చితత్వం ను నిరూపిస్తుంది మరో మాటలో చెప్పాలంటే CPU ను ఒకే సమయంలో ఒక పని మాత్రమే ఉపయోగించగలిగినప్పటికీ మనకు అధిక ప్రాధాన్యత కలిగిన పని ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ తక్కువ ప్రాధాన్యతనిచ్చే పనిని ముందస్తుగా చేసుకోవచ్చు మరియు ఆ పనిని ముందుగా నిర్ణయించిన చోటు నుండి అమలు చేయవచ్చు మరియు ఇప్పటికీ మన ఫలితాలు సరైనవి కానీ ఇక్కడ మనం క్రమంగా పునర్వినియోగపరచలేని వనరులను చూడబోతున్నాం ఇవి ప్రీమిటబుల్ కాని వనరులు మరియు మనం క్లిష్టమైన విభాగాలను కూడా పరిశీలిస్తాము నాన్ ప్రీమిటబుల్ రిసోర్స్ అనేది ఒక పని ఒకసారి వనరును ఉపయోగిస్తుంటే మనం ఎప్పుడైనా మరొక పనిని అమలు చేయాల్సిన అవసరం లేదు మరియు రిసోర్స్ వినియోగం పూర్తయ్యే వరకు వేచి ఉండాలి ముందుగా ప్రీమిటబుల్ కాని వనరులకు కొన్ని ఉదాహరణలు ఒక ఫైల్ పనుల మధ్య భాగస్వామ్యం చేయబడిన డేటాస్ట్రక్చర్ డివైస్లు మరియు ఒక టాస్క్ దానిని ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత ఫలితాలు స్థిరంగా ఉండే వరకు అది తప్పక ఉపయోగించాలి మరియు తరువాత మాత్రమే దీనిని రద్దు చేయడం జరుగుతుంది ఫైల్స్ డేటా స్ట్రక్చర్స్ డివైజెస్ మొదలైనవి ముందస్తు వనరులకు ఉదాహరణలు ఇక్కడ ఒక పని ఈ వనరులను ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత అది పూర్తి కావాలి లేదా ఈ వనరులను వాడటం యొక్క తార్కిక ముగింపుకు రావాలి ఉదాహరణకు డేటా యొక్క శ్రేణి ఉంది మరియు ఒక పని కొన్ని భాగాలను మాత్రమే మార్చింది లేదా అది కొన్ని భాగాలను చదివి ఉండవచ్చు ఆపై వ్రాయడానికి ముందు మనం దానిని ముందస్తుగా తీసుకున్నాము మరొక పని వనరును ఉపయోగించడం ప్రారంభించినప్పుడు అది డేటాను ఓవర్రైట్ చేసి ఆపై చదివిన పనికి పాత డేటా వచ్చింది మరియు అది అస్థిరంగా మారుతుంది ఇది డేటాను చదివి ఫలితాన్ని మాత్రమే తిరిగి ఇస్తుంది అప్పుడు అది స్థిరమైన స్థితిని వదిలివేస్తుంది తదుపరి ప్రశ్న ఏమిటంటే క్లిష్టమైన విభాగాల గురించి సాధారణంగా క్లిష్టమైన విభాగం కోడ్ యొక్క భాగం ఇది ప్రోగ్రామ్లో ఒక భాగం దీనిలో కొంతమంది భాగస్వామ్యం చేయలేని వనరులను యాక్సెస్ చేస్తారు క్లిష్టమైన విభాగం అనేది కోడ్ యొక్క ఒక విభాగం దీనిలో కొన్ని ప్రీమిటబుల్ కాని వనరులను యాక్సెస్ చేసి చదవడం మరియు వ్రాయడం జరుగుతుంది మరియు ఈ కోడ్ యొక్క ప్రతి విభాగాన్ని అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ పుస్తకంలో క్లిష్టమైన విభాగంగా పిలుస్తారు ఒక పని దాని క్లిష్టమైన విభాగాన్ని అమలు చేస్తున్నప్పుడు అది ముందస్తుగా ఉండకూడదని మనకు తెలుసు ఎందుకంటే అది దాని క్లిష్టమైన విభాగంలో ఉంటే దాని క్లిష్టమైన విభాగాన్ని అమలు చేయడం ద్వారా అది ముందస్తుగా ఉంటుంది మరియు ఫలితం అస్థిరంగా మారుతుంది మరియు తప్పుడు ఫలితాలు ఉంటాయి ఉత్పత్తి క్లిష్టమైన విభాగాన్ని అమలు చేయడానికి సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్ పరిష్కారం గురించి ప్రశ్న తలెత్తుతుంది ఇది సెమాఫోర్స్ టాస్క్ వనరులను పంచుకునే నిజ సమయ అనువర్తనం లో మనం నిజంగా సెమాఫోర్ను ఉపయోగించలేము సెమాఫోర్ రియల్ టైమ్ అప్లికేషన్లో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది ఇది రెండు చెడు సమస్యలను కలిగిస్తుంది ప్రాధాన్యత విలోమం మరియు అపరిమిత ప్రాధాన్యత విలోమం మరియు అపరిమిత ప్రాధాన్యత విలోమం ఒక పని దాని గడువును కోల్పోయేలా చేస్తుంది మరియు అప్లికేషన్ యొక్క వైఫల్యానికి కారణమవుతుంది క్లిష్టమైన విభాగాన్ని అమలు చేసే పనుల కోసం సాంప్రదాయ ఆపరేటింగ్ సిస్టమ్ పరిష్కారాన్ని ఉపయోగిస్తే తలెత్తే రెండు ముఖ్యమైన సమస్యలు గురించి మనం ఇక్కడ చర్చించుకుందాం ఈ రెండు సమస్యలు ప్రాధాన్యత విలోమం మరియు అపరిమిత ప్రాధాన్యత విలోమం మొదట ప్రాధాన్యత విలోమం గురించి చర్చిద్దాం ప్రాధాన్యత విలోమాన్ని అర్థం చేసుకోవడానికి ఒక పని యొక్క భాగం అయిన ఆ పని ఉదాహరణ దాని క్లిష్టమైన విభాగాన్ని అమలు చేస్తుందని అనుకుందాం ఇది దాని క్లిష్టమైన విభాగాన్ని అమలు చేస్తుందని మనకు తెలిసినందున దీనిని ముందస్తుగా నిర్ణయించలేము మరియు ఈ ప్రయోజనం కోసం మనం సెమాఫోర్ వంటి పరిష్కారాన్ని ఉపయోగిస్తాము ఆ విధంగా పని సెమాఫోర్ను ప్రారంభిస్తుంది మరియు తరువాత క్లిష్టమైన విభాగాన్ని ఉపయోగించడం ప్రారంభిస్తుంది టాస్క్ దాని క్లిష్టమైన విభాగాన్ని అమలు చేస్తున్నప్పుడు ముందస్తుగా చేయలేము కాబట్టి ఈ సమయంలో సిద్ధంగా ఉన్న అధిక ప్రాధాన్యత కలిగిన పని వేచి ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే దాని క్లిష్టమైన విభాగాన్ని అమలు చేసే పనిని ముందస్తుగా చేయలేము క్లిష్టమైన విభాగాన్ని అమలు చేస్తున్న పని చాలా తక్కువ ప్రాధాన్యత కలిగిన పనితో లాగిన్ అవుతుంది అని చెప్పవచ్చు దీని ఫలితంగా తక్కువ ప్రాధాన్యత కలిగిన పని తో టాస్క్ లాగింగ్ కావచ్చు ఆపై మనకు అధిక ప్రాధాన్యత కలిగిన పని లేదా ఒక క్లిష్టమైన పని సిద్ధంగా ఉంది కానీ అది ముందు నుంచి వేచి ఉంటుంది మరియు అమలు చేస్తున్న పని సెమాఫోర్ను విడుదల చేస్తుంది అందువలన ఈ పరిస్థితిని ప్రాధాన్యత విలోమం అంటారు పైన పేర్కొన్న విషయాన్ని సంగ్రహంగా చూసినట్లయితే ప్రాధాన్యత విలోమం అనే పదం తక్కువ ప్రాధాన్యత కలిగిన పని దాని క్లిష్టమైన విభాగాన్ని మరియు అధిక ప్రాధాన్యత కలిగిన పనిని అమలు చేస్తున్నప్పుడు తక్కువ ప్రాధాన్యతనిచ్చే పనిని ముందస్తుగా పూర్తి చేసే వరకు వేచి ఉండిపోతుందని సూచిస్తుంది అప్పుడు అధిక ప్రాధాన్యత కలిగిన పని సిద్ధంగా ఉంటుంది మరియు ఆ పనికి వనరు అవసరం అవుతుంది అధిక ప్రాధాన్యత గల పని సిద్ధంగా ఉంటే మరియు దానికి వనరు అవసరం లేకపోతే ఆ పనిని అమలు చేయవచ్చు కాని అప్పుడు అధిక ప్రాధాన్యత కలిగిన పనికి వనరు అవసరం మరియు తక్కువ ప్రాధాన్యత కలిగిన పనిని దాని వనరులను ఉపయోగించకుండా నిరోధించలేము మరియు అందువల్ల వనరును విడుదల చేయడానికి తక్కువ ప్రాధాన్యత కలిగిన పని కోసం అధిక ప్రాధాన్యత కలిగిన పని వేచి ఉండిపోతుంది ప్రాధాన్యత విలోమానికి ఉదాహరణ ఇక్కడ చూపిన తక్కువ ప్రాధాన్యత కలిగిన పని T L ఒక రిసోర్స్ R ని కలిగి ఉందని మరియు కొంత గణనను R చేస్తుందని అనుకుందాం మరియు ఈ R వాస్తవానికి పంచుకోవటానికి వీలు లేనటువంటి వనరు మరియు అధిక ప్రాధాన్యత కలిగిన పనికి ఆ వనరు అవసరం తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వాస్తవానికి వనరును ఉపయోగించి పూర్తి చేసి సెమాఫోర్ను విడుదల చేసే వరకు అధిక ప్రాధాన్యత కలిగిన పని ఆ వనరును యాక్సెస్ చేయదు అందువల్ల అధిక ప్రాధాన్యత కలిగిన పని వేచి ఉండిపోతుంది మరియు తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వనరును ఎక్కువ కాలం కలిగి ఉంటే అప్పుడు అధిక ప్రాధాన్యత కలిగిన పని దాని గడువును కోల్పోతుంది ప్రాధాన్యత విలోమం చాలా చెడ్డది కాదని మనం అనుసరిస్తాము ప్రాధాన్యత విలోమ సమస్యను జాగ్రత్తగా రూపకల్పనతో పరిష్కరించవచ్చు కాని ఈ అపరిమితమైన ప్రాధాన్యత విలోమం పరిష్కరించడానికి కష్టంగా ఉన్న సమస్య అయితే మొదట అపరిమిత ప్రాధాన్యత విలోమాన్ని అర్థం చేసుకుందాం ఆపై దీనిని పరిష్కరించడానికి గల ఇబ్బందిని చూద్దాము మరియు తరువాత ఈ సాధారణ ప్రాధాన్యత విలోమానికి పరిష్కారం ని చూద్దాం అపరిమిత ప్రాధాన్యత విలోమాన్ని అర్థం చేసుకోవలసిన పరిస్థితి ని క్రింద వివరించడం జరిగింది మనకు తక్కువ ప్రాధాన్యత కలిగిన పని ఉండి అది వనరును కలిగి ఉంటే మరియు తద్వారా దాని క్లిష్టమైన విభాగాన్ని అమలు చేస్తుంది ఇంతలో అధిక ప్రాధాన్యత కలిగిన పని ఆ వనరు కోసం వేచి ఉంటుంది మరియు ఎందుకంటే వనరును కలిగి ఉన్న తక్కువ ప్రాధాన్యత కలిగిన పని కారణంగా ఆ వనరు యొక్క ఉపయోగాన్ని పూర్తి చేయడానికి ముందే దాన్ని ముందుగా మనం నిర్ణయించలేము అధిక ప్రాధాన్యత కలిగిన పని వేచి ఉంటుంది మరియు ఇది కేవలం ప్రాధాన్యత విలోమాలు మీద ఆధారపడుతుంది వనరు అవసరం లేని అనేక ఇంటర్మీడియట్ ప్రాధాన్యత పనులు ఉన్నప్పుడు అపరిమిత ప్రాధాన్యత విలోమం తలెత్తుతుంది మరియు అందువల్ల అవి CPU ని అమలు చేయవచ్చు మరియు ఉపయోగించవచ్చు వనరును కలిగి ఉన్న తక్కువ ప్రాధాన్యత కలిగిన పని దాని గణనతో పురోగతి సాధించదు ఎందుకంటే ఇంటర్మీడియట్ ప్రాధాన్యత పనికి అదే వనరు అవసరం లేదు అందువల్ల వారు CPU లో అమలు చేస్తూనే ఉంటారు మరియు నిరోధించబడరు తక్కువ ప్రాధాన్యత కలిగిన పని దాని అమలును పూర్తి చేయదు మరియు వనరును పట్టుకొని ఉంచుతుంది మరియు CPU కోసం వేచి ఉంటుంది ఇంతలో అధిక ప్రాధాన్యత కలిగిన పని కూడా వేచి ఉంటుంది అందువల్ల తక్కువ ప్రాధాన్యత కలిగిన పని వనరును కలిగి ఉన్నందున ఇది చెడ్డ పరిస్థితి మరియు అధిక ప్రాధాన్యత పని వేచి ఉంటుంది ఇది సాధారణ ప్రాధాన్యత విలోమం తక్కువ ప్రాధాన్యత కలిగిన పని CPU ని ఉపయోగించకుండా నిరోధించబడినప్పుడు అపరిమిత ప్రాధాన్యత విలోమ పరిస్థితి ఏర్పడుతుంది మరియు అందువల్ల తక్కువ ప్రాధాన్యత కలిగిన పని దాని వనరుల ఉపయోగాలతో పురోగతి సాధించలేకపోతుంది మరియు ఇంటర్మీడియట్ ప్రాధాన్యత పని CPU పై అమలు చేస్తూనే ఉంటుంది కింది ఇవ్వబడిన ఉదాహరణ అపరిమిత ప్రాధాన్యత విలోమాన్ని వివరిస్తుంది మనకు ఇక్కడ గ్రీన్ బాక్స్గా చూపబడిన వనరు ఉందని అనుకుందాం ఈ వనరు అమలు చేస్తున్న T10 పనికి తక్కువ ప్రాధాన్యత ఉంది కానీ అమలులో కొంత సమయం తరువాత దీనికి వనరు అవసరం అవుతుంది మరియు ఇది ముందస్తుగా పంచుకోలేని వనరు వనరు అందుబాటులో ఉన్నందున T10 వనరును ఉపయోగించడం ప్రారంభిస్తుంది కానీ అది వనరును ఉపయోగించడం ప్రారంభించిన తరువాత అధిక ప్రాధాన్యతనిచ్చే పని T2 ని అమలు చేయడం ప్రారంభించడానికి దీనికి ఇప్పుడు వనరు అవసరం కానీ T10 ను మనం ఆక్రమణ చేయలేము అందువల్ల అధిక ప్రాధాన్యత కలిగిన పని T2 ను పొందగలిగే విధంగా ముందస్తుగా ఆక్రమణ చేయలేని వనరును అమలు చేయడానికి T10 కోసం వేచి ఉండాలి కానీ దురదృష్టవశాత్తు T3 T5 మొదలైన ఇతర పనులకు T10 కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉంది అందువల్ల అవి సిద్ధంగా ఉన్నాయి మరియు CPU ఉపయోగించి ప్రారంభమవుతాయి ఇవి అధిక ప్రాధాన్యతతో నడిచే T10 కాబట్టి T10 ముందస్తుగా ఉంటుంది మరియు ఇది దాని అమలును పూర్తి చేయదు మరియు అదే సమయంలో T2 వేచి ఉండిపోతుంది T2 కేవలం T10 కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఇక్కడ ఒక సాధారణ ప్రాధాన్యత విలోమం సంభవిస్తుంది అయితే T2 కన్నా తక్కువ ప్రాధాన్యత కలిగిన పనులు అమలు చేయడం ప్రారంభించిన చోట అపరిమిత ప్రాధాన్యత విలోమం సంభవిస్తుంది ఎందుకంటే అవి T10 కన్నా ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి మరియు T2 T10 కారణంగా చాలా పరస్పరం ప్రాధాన్యత విలోమానికి లోనవుతుంది తరువాత T5 T3 T7 మొదలైనవాటి కారణంగా కూడా పరస్పరం ప్రాధాన్యత విలోమానికి లోనవుతుంది ఉదాహరణకు ఇక్కడ x అక్షం మీద CPU ని ఉపయోగిస్తున్న పని మరియు వారు ఎంతకాలం CPU ని ఉపయోగిస్తున్నారు అనేవి ప్లాట్ చేయబడ్డాయి Y అక్షం మీద పనులు ప్లాట్ చేయబడతాయి టి 1 అత్యధిక ప్రాధాన్యత మరియు టి6 అతి తక్కువ ప్రాధాన్యత మరియు టి2 టి3 టి4 టి5 మొదలైనవి మధ్య శ్రేణి ప్రాధాన్యత పనులు ప్రారంభంలో T6 ఓవర్ టైం అమలు చేయడం ప్రారంభిస్తుంది మరియు కొంత సమయం తరువాత దీనికి ప్రీమిటబుల్ కాని వనరు అవసరం మరియు ఇది క్లిష్టమైన వనరు CR ఈ క్లిష్టమైన వనరు ఏ ఇతర పని ద్వారా ఉపయోగించబడనందున ఇది వనరును లాక్ చేయగలదు మరియు వనరును ఉపయోగించడం ప్రారంభించగలదు కొంత సమయం తరువాత T1 సిద్ధంగా ఉంటుంది మరియు అది అమలు చేయడం ప్రారంభిస్తుంది T1 అధిక ప్రాధాన్యత పని మరియు అందువల్ల ఇది అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన T6 పని ను ముందస్తుగా అమలు చేసి CPU ని ఉపయోగించడం ప్రారంభించి అమలు చేయడం ప్రారంభిస్తుంది కానీ అమలులో కొంత సమయం తరువాత దీనికి క్లిష్టమైన వనరు CR అవసరం ఉంటుంది కానీ అది టి 6 విడుదల చేసే వరకు క్లిష్టమైన వనరు సిఆర్ ని పొందదు అందువలన T1 పని వేచి ఉంటుంది ఇంతలో T2 T3T4 మొదలైన వనరులు అవసరం లేని ఈ పనులు సిద్ధంగా ఉంటాయి మొదటి T5 సిద్ధంగా ఉంటుంది మరియు క్లిష్టమైన వనరు కోసం T1 బ్లాక్ అయిన వెంటనే T5 అమలు చేయడం ప్రారంభిస్తుంది కానీ కొంతకాలం తర్వాత T3 సిద్ధంగా ఉండి అది అమలు చేయడం ప్రారంభిస్తుంది మరియు కొంతకాలం తర్వాత T4 సిద్ధంగా ఉండి అమలు చేయడం ప్రారంభించి ఆపై T2 సిద్ధంగా ఉండి అమలు చేయడం ప్రారంభిస్తుంది మళ్ళీ T5 యొక్క తరువాతి ఉదాహరణ సిద్ధంగా ఉంటుంది మరియు అమలు చేయడం ప్రారంభిస్తుంది మరియు T6 అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన పని ఇవన్నీ పూర్తయ్యేవరకూ వేచి ఉంటుంది ఇది క్లిష్టమైన వనరు యొక్క ఉపయోగాన్ని నిజంగా పూర్తి చేయదు చాలా కాలం తరువాత చాలా ప్రాధాన్యత విలోమం తరువాత ఈ పని ప్రతి పని T1 కు ప్రాధాన్యత విలోమానికి కారణమవుతుంది మరియు అనేక ప్రాధాన్యత విలోమాల తరువాత టాస్క్ T6 వనరును పొందుతుంది మరియు అమలు చేయడం ప్రారంభిస్తుంది కొంత సమయం తరువాత అది CR ని అన్లాక్ చేసే వనరును విడుదల చేస్తుంది మరియు ఆ సమయంలో మాత్రమే T1 టాస్క్ అమలు చేయడం ప్రారంభిస్తుంది టాస్క్ T1 బహుళ ప్రాధాన్యత విలోమానికి గురైంది చెత్త సందర్భంలో T6 కి ఎప్పుడూ CPU లభించకపోవచ్చు మరియు T1 అపరిమిత ప్రాధాన్యత విలోమం పొందవచ్చు ఇక్కడ అది ఎన్ని విలోమాలకు లోనవుతుందో మనకు తెలియదు అపరిమిత ప్రాధాన్యత విలోమం నిజ సమయ అనువర్తనాలలో ముఖ్యమైన సమస్య అపరిమిత ప్రాధాన్యత విలోమ సమస్యను తగినంతగా పట్టించుకోనందున గతంలో చాలా అనువర్తనాలు విఫలమయ్యాయి ఇక్కడ తక్కువ ప్రాధాన్యతనిచ్చే పని నాన్ ప్రీమిటబుల్ వనరులను కలిగి ఉంది కాబట్టి దానిని యొక్క క్లిష్టమైన విభాగంలో అమలులో ఉంటుంది కొంతకాలం తర్వాత నాన్ ప్రీమిటబుల్ రిసోర్స్ R ను అమలు చేయడం మరియు ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి x అక్షం సమయ అక్షం అధిక ప్రాధాన్యత కలిగిన పని సిద్ధంగా ఉంటుంది మరియు కొంతకాలం దాని అమలులో దీనికి వనరు R అవసరం కానీ ఇప్పటికే దాన్ని లాక్ చేసింది మరియు అధిక ప్రాధాన్యత కలిగిన పని వనరును విడుదల చేసే వరకు మాత్రమే వేచి ఉండాలి ఇంతలో కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్న కాని తక్కువ ప్రాధాన్యత కలిగిన పనులు తలెత్తుతూ మరియు అమలు చేస్తూనే ఉంటాయి అందువల్ల CPU ని పొందలేదు మరియు అందువల్ల ఇది ప్రీమిటబుల్ కాని వనరును ఉపయోగించి దాని అమలును పూర్తి చేయలేదు మరియు ఫలితంగా అధిక ప్రాధాన్యత కలిగిన పని బహుళ విలోమాలకు గురవుతుంది మరియు ఇది ఎన్నిసార్లు విలోమాలను అనుభవిస్తుందో ఊహించలేము మరియు అది చాలా విలోమాలకు గురైతే అది ఖచ్చితంగా దాని గడువును కోల్పోతుంది చెత్త సందర్భంలో అధిక ప్రాధాన్యత కలిగిన పని ద్వారా అనుభవించే ప్రాధాన్యత విలోమాల సంఖ్య అపరిమితంగా మారవచ్చు మరియు ఈ పరిస్థితి అధిక ప్రాధాన్యత కలిగిన పనిని దాని గడువును కోల్పోయేలా చేస్తుంది అందువల్ల ప్రతి రియల్ టైమ్ అప్లికేషన్ డెవలపర్ అపరిమిత ప్రాధాన్యత విలోమానికి వ్యతిరేకంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమస్యను అర్థం చేసుకోవాలి మరియు అది ఎప్పుడు తలెత్తుతుందో తెలుసుకోవడం మరియు అపరిమిత ప్రాధాన్యత విలోమం యొక్క సమస్యను ఎప్పుడు అధిగమించాలో తెలుసుకోవడం ముఖ్యం ఈ సమస్యను జాగ్రత్తగా తీసుకోకపోతే చెత్త పరిస్థితి తలెత్తినప్పుడు అధిక ప్రాధాన్యత కలిగిన పని ఖచ్చితంగా దాని గడువును కోల్పోతుంది డిజైనర్ మరియు అప్లికేషన్ రియల్ టైమ్ అప్లికేషన్ డెవలపర్ అపరిమిత ప్రాధాన్యత విలోమ సమస్యను సరిగ్గా నిర్వహించకపోతే అప్పుడు చాలా ప్రాధాన్యత విలోమాలు ఉంటాయి మరియు క్లిష్టమైన పని దాని గడువును కోల్పోతుంది గతంలో డిజైనర్లు అనేక కారణాల వలన వీటిని తగినంతగా చూసుకోలేదు మరియు ఇవి సిస్టమ్ వైఫల్యానికి దారితీసినవి ఈ అనేక ఉదాహరణలలో అత్యంత ప్రసిద్ధ ఉదాహరణ మార్స్ పాత్ఫైండర్ మార్స్ పాత్ఫైండర్ లో జరిగిన సంఘటన క్రిందిది క్లిష్టమైన విభాగం సెమాఫోర్స్ మరియు ప్రాధాన్యత విలోమంతో సంబంధం ఉన్న కొన్ని సాధారణ అంశాలు క్రింద ఇవ్వబడ్డాయి T1 మరియు T3 అనే రెండు పనులు ఒక వనరును పంచుకుంటున్నాయని అనుకుందాం ఇది ముందస్తుగా చేయలేని వనరు మరియు ప్రత్యేకమైన మోడ్లో అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది అనుకుందాం T1 మరియు T3 పనులు కొన్ని స్థానికంగా ప్రాసెసింగ్ చేసే ప్రక్రియల యొక్క కోడ్ సారాంశం మరియు తరువాత ఇవి సెమాఫోర్ కోసం వేచి ఉంటాయి మరియు ఇవి సెమాఫోర్కు ప్రాప్యత పొందిన తర్వాత ఇవి షేర్డ్ రిసోర్స్ను యాక్సెస్ చేస్తాయి మరియు చివరికి ఇవి సెమాఫోర్ను విడుదల చేస్తాయి వనరును ప్రాప్తి చేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్ సరఫరా చేసే రెండు ధాతువులు సెమాఫోర్ వెయిట్ P మరియు ఆపరేషన్ V ద్వారా సూచించబడే సిగ్నల్ ను సెమాఫోర్ సిగ్నల్ అంటారు మరియు ఈ సిగ్నల్ ను వనరును విడుదల చేయడానికి ఉపయోగిస్తారు కోడ్ యొక్క ఈ భాగాన్ని కోడ్ యొక్క క్లిష్టమైన విభాగం అని పిలుస్తారు మరియు తరువాత వీటిని మరింత స్థానిక ప్రాసెసింగ్ చేయవచ్చు మనం ఇక్కడితో ముగిద్దాం మరియు ఈ దశ నుండి మన తదుపరి ఉపన్యాసం మన కొనసాగిద్దాం